హలో డెవలపింగ్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ పై నా కోర్సుకు తిరిగి స్వాగతం

మనం నాలుగో వారం మధ్యలో ఉన్నాము ఇది 21వ ఉపన్యాసం ఈ వారంలో నేను వినడం యొక్క ప్రాముఖ్యతను ప్రారంభించానుముఖ్యంగా వినడం చాలా ప్రాథమిక మరియు ముఖ్యంగా సమగ్రమైన కమ్యూనికేషన్ స్కిల్ ఆపై మొదట్లో నేను మీతో దాని ప్రాముఖ్యత గురించి మాట్లాడటం ప్రారంభించానుఆపై మునుపటి ఉపన్యాసంలోనేను మీకు చురుకుగా వినడం పరిచయం చేసాను మరియు ఇదినేను వినడానికి అడ్డంకుల గురించి మాట్లాడబోతున్నాను ఆపై నేను కేవలం వినడం మీద ఈ భావనను ముగిస్తాను ఆపై మనము వినడం మరియు మాట్లాడటం యొక్క ఇతర అంశాలు వైపు వెళ్తాము ఈ ఉపన్యాసం చివరిలో నేను ఏమి చేయాలనుకుంటున్నానో చెబుతాను ఇందులోమనము ముఖ్యంగా క్రియాశీల శ్రవణాని కి అడ్డంకులపై దృష్టి పెట్టబోతున్నాముకానీ ముందు మనము ప్రారంభిస్తాముగత ఉపన్యాసంలో మనము చేసిన దాని గురించి కొన్ని ముఖ్యాంశాలను మీకు చెప్పాలనుకుంటున్నాను గత ఉపన్యాసంలో మంచిగా వినడంలో అంతర్భాగంగా మంచి కమ్యూనికేషన్ గురించి నేను మీతో మాట్లాడాను నిజానికి మంచి కమ్యూనికేషన్ అంటే బాగా వినడం మరియు బాగా వినడం అనేది చురుకైన సమగ్ర కమ్యూనికేషన్ స్కిల్ ఇది శక్తిని కోరుతుంది మరియు ఎలా చేయాలో తెలుసు ఇది ఉద్దేశపూర్వకమైనది శక్తివంతమైనది మరియు ఉత్పాదకమైనది నిర్వచించడానికి క్రియాశీలంగా వినడం మరియు క్రియాశీల శ్రవణాన్ని వివరించండి ఇది శరీరం మొత్తం వినడం అని నేను మీకు చెప్పాను చెవులు పూర్తిగా శ్రద్ధగలవి కళ్ళు పూర్తిగా అప్రమత్తంగా ఉంటాయి కళ్ళు ఎటువంటి నాన్ వర్బల్ సంకేతాలు ను కోల్పోవు అలాగే ఇది స్పీకర్ నుండి వస్తున్న వర్బల్ పదాల కోసం చురుకుగా వెతుకుతోంది కేవలం కళ్ళు మరియు చెవులు కాకుండాశరీరంలోని ఇతర భాగాలు చేతులు మరియు చెవుల మరియు పాదాల మాదిరిగానే ఉంటాయి అవి నిశ్చలంగా ఉంటాయి అవి స్పీకర్ దృష్టిని మరల్చవు వారు స్పీకర్పై ఏ తప్పు ప్రభావాన్ని చూపారు హృదయం చాలా కనికరం గా ఉంటుంది మరియు మొత్తం ఆ వ్యక్తి శరీరం వంపుతిరిగి ఆసక్తిగా ఉన్నాడని చూపిస్తూ శరీరం స్పీకర్ వైపు వంగి ఉంటుంది ఆ వ్యక్తి స్పీకర్ పట్ల సానుభూతి చూపించడానికి కూడా ప్రయత్నిస్తున్నాడు కాబట్టి అందుకే చురుకుగా వినడాన్ని అంటే మొత్తం శరీరం వినడం అని పిలుస్తారు చురుకైన శ్రోత గా మారడానికి మీకు కొన్ని చిట్కాలు ఇస్తూ నేను ఉపన్యాసాన్ని ముగించాను హైలైట్ చేసిన ముఖ్యమైన చిట్కాలలో నేను మిమ్మల్ని మర్యాదపూర్వకంగా మరియు శ్రద్ధగా ఉండమని అడిగాను నేను మీకు చెప్పాను మీరు వింటున్న స్పీకర్ను మీరు చాలా మంచి వ్యక్తిలా మీ ఇంటికి వచ్చే ఇష్టమైన అతిథి గా చూడండి అంతరాయం కలిగించకండి ముఖ్యమైన అంశాలను వ్రాసుకోండి స్వీయ చర్చను తగ్గించుకోండి మీ శ్రవణాన్ని పెంచుకోండిదృష్టి కేంద్రీకరించండి పరధ్యానంలో పడకండివ్యక్తి ని ప్రోత్సహించండి మీకు ఆ వ్యక్తి తెలిసినప్పటికీ మీరు కొన్నిసార్లు ప్యాట్ కూడా ఇవ్వవచ్చు కానీ మీ తల ఊపుతూ మరియు ఇతర నాన్ వర్బల్ సూచనల ద్వారా ఆ వ్యక్తిని ప్రోత్సహించండి వ్యక్తి చేసిన ప్రయత్నాలను గుర్తించండి వ్యక్తి ఏదో సాధించాడు ఆ వ్యక్తిని ప్రశంసించాడు మరియు ఆ వ్యక్తి రాగలిగినప్పటికీ కొన్ని చాలా కష్టమైన విషయాలలో మీరు ఆ ప్రయత్నాన్ని మెచ్చుకోండి సంగ్రహంగా చెప్పాలంటే ఇప్పటివరకు చర్చించిన వాటిని మీ సొంత మాటలలో క్లుప్తంగా పారాఫ్రేజ్ చేయడానికి ప్రయత్నించండి వివరాలను కోరండి లేకపోతే వివరణలు అడగడానికి ఏదైనా అర్థం చేసుకోవడానికి సిగ్గుపడకండి స్పష్టత కోరడానికి సంకోచించకండి తద్వారా కమ్యూనికేషన్ ప్రక్రియ స్వయంగా సంపూర్ణంగా మరియు ప్రభావవంతంగా మారుతుంది చాలా ప్రశాంతంగా మరియు ఓదార్పునిచ్చే నిశ్శబ్దాన్ని పద్ధతి గా ఉపయోగించండి చివరికి సానుకూల భావనతో ముగించడానికి ప్రయత్నించండి అని చెప్పాను మీతో మాట్లాడి మిమ్మల్ని విడిచిపెట్టిన వారు నిజంగా మంచి భావనతో వెళ్లిపోవాలి వ్యక్తి వచ్చాడు మరియు అతను లేదా ఆమెతో మాట్లాడటానికి అర్హమైనదని మీరు మీరు గ్రహించి వెళ్ళాలి ఇలా చెప్పిన తరువాత ఈ ఉపన్యాసంలో క్రియాశీలత వినడం యొక్క ప్రాముఖ్యతను చూడటం ద్వారా ప్రారంభిద్దాం మీరు చురుకైన శ్రోతగా ఎందుకు మారాలి కాబట్టి మీ అందరికీ తెలుసు జ్ఞానమే శక్తి అని ఇప్పుడు మీరు ఈ జ్ఞానాన్ని ఎలా పొందుతారు ఎక్కువగా చురుకైన శ్రోతగా మారడం ద్వారా మరియు మీకు స్పష్టంగా తెలిస్తే మీ శ్రవణ స్కీల్స్ ను మెరుగుపరచుకోవడం మీకు తెలిసినట్లయితే మీరు ఏది వింటారో ఏది వింటారో మీ మనస్సులో మీరు ఏది తిరిగి ప్రాసెస్ చేస్తారో ప్రతిదీ స్పష్టంగా ఇది మీకు మరియు ఇతర వ్యక్తికి చాలా సమయాన్ని ఆదా చేస్తుంది మీతో కమ్యూనికేషన్ లావాదేవీలో పాల్గొంటారు ఇది చాలా వస్తువులను దెబ్బతినకుండా కూడా ఆదా చేస్తుంది మీరు ఒక కంపెనీలో ఉంటే అది చాలా ఖరీదైన తప్పులను నివారించగలదు కేవలం పేలవమైన శ్రవణ స్కిల్స్ కారణంగా వస్తుంది చురుకుగా వినడం అనేది విజయానికి వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సంబంధాలకు కీలకమైనది మరియు గుర్తుంచుకోండి నేను ఇలా చెప్తున్నాను మీ సంబంధాల నాణ్యత మీ విజయ స్థాయిని నిర్ణయిస్తుంది కాబట్టి మీకు ఎంత ఎక్కువ సుసంపన్నమైన సంబంధాలు ఉన్నాయో అంత ఎక్కువ మంది వచ్చి మీ మీద విజయాన్ని దార పోస్తారు చురుకుగా వినడం అనేది మీ ఉద్యోగ సమర్థతపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి ఇక్కడ బాగా వినే వ్యక్తి ఉన్నాడని ఇతరులకు అంతరాయం కలిగించడని ప్రజలకు తెలుస్తుంది కాబట్టి నేను విదేశీ ప్రతినిధులతో చర్చకు పంపగలిగే వ్యక్తి ఇతనే నాకు చాలా ముఖ్యమైన అతిథిని స్వీకరించడానికి నేను నమ్మకంగా పంపగలిగే చురుకైన శ్రోత ఈ వ్యక్తి తద్వారా అతను వ్యక్తిని చురుకుగా వింటాడు మరియు సంబంధితంగా చేస్తాడు కాబట్టి ఇది మీ ఉద్యోగ సమర్థతపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది ఇది కూడా సహాయపడుతుంది మీరు ఏదైనా లావాదేవీలు మరియు విభేదాలలో మొత్తం మీద తప్పుడు సమాచార మార్పిడిని నివారించడానికి ఉద్యోగ పరిస్థితిలో మళ్ళీ ఇది వ్యక్తిగత స్థాయిలో మానవ కమ్యూనికేషన్ స్థాయిలో కూడా ఉత్పాదకతను పెంచుతుంది మొత్తం మీద ఇది మీ ఒప్పించే మరియు సంప్రదింపుల నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది కాబట్టి ఒప్పించే స్కిల్స్ మీరు బాగా వింటారు తద్వారా మీరు వ్యక్తిని మరింత మెరుగ్గా ప్రభావితం చేయవచ్చు మరియు మీరు చురుకుగా వినడం వల్ల మీరు అవతలి వ్యక్తితో బాగా చర్చలు జరపగలుగుతారు జపనీస్ మరియు అమెరికన్ వ్యాపార లావాదేవీల మధ్య ఎందుకంటే అవి చాలా అదనపు పదాలు ఆపై వారు ఎక్కువ మాట్లాడతారు కాబట్టి వారు జపనీస్ కి వస్తారు మరియు తరువాత జపనీస్ వ్యాపారవేత్త అతను కేవలం అవతలి వ్యక్తి మాట చాలా శ్రద్ధగా వింటాడు కానీ ఎప్పుడూ అంతరాయం కలిగించడు అమెరికన్ మాట్లాడుతూనే ఉంటాడు ఆపై అతను చెప్పాలనుకున్న ప్రతిదాని మాట్లాడతాడు ఆపై అతను మాట్లాడతాడు మరియు అతను పూర్తిగా అలసిపోయి ఉన్నాడని బావిస్తే మాట్లాడటానికి ఇంకేమీ లేదని అతను జపనీయులు మాట్లాడటం ప్రారంభించే సమయం అని గ్రహిస్తాడు ఆ విధంగా వారు వ్యాపార లావాదేవీలో విజయం సాధిస్తారని మీరు అనుకోలేదా మరియు ఆ విధంగా వారు చాలా చురుకైన శ్రోతలుగా ఉండటం ద్వారా వారు మంచి సంధానకర్తలు అని చూపించుకుంటారు ఇప్పుడు మీరు చురుకైన శ్రోత అవుతారని నిర్ణయించుకున్న తర్వాత మీరు అర్థం చేసుకోవాలి ఇది అంత సులభం కాదు ఎందుకంటే నేను క్రియాశీలంగా వినడం ఉండటానికి అడ్డంకులు అని పిలిచే కొన్ని అడ్డంకులు ఉన్నాయి సమస్యలు మీ చుట్టుపక్కల నుండి రావచ్చు కానీ సమస్యలు మీ లోపల నుండి రావచ్చు ఇప్పుడు మొత్తం మీద ఒకప్పుడు చుట్టుపక్కల నుండి వచ్చే వాటిని మనం బయటి నుండి వచ్చే శబ్దం వంటి భౌతిక అడ్డంకులు అని పిలుస్తాము మీరు ఆడిటోరియంలో ఉన్నారని లేదా మీరు తరగతి గదిలో ఉపాధ్యాయుల మాటలు వింటున్నారని చెప్పుకుందాంకానీ బయట లౌడ్ స్పీకర్లో ఒక ఫంక్షన్ జరుగుతోంది మరియు మీకు ఇష్టమైన పాటలు పాడబడుతున్నాయి చాలా తీవ్రమైన సమస్యపై దృష్టి పెట్టడం మీకు చాలా కష్టం మీకు ఇష్టమైన పాటలతో పోటీ పడుతున్న తరగతి గదిలో చాలా తీవ్రమైన చర్చపై దృష్టి పెట్టడం మీకు చాలా కష్టం మీ గురువు తక్కువ స్వరంలో మాట్లాడుతున్నారని ఊహించడం కంటే అది బిగ్గరగా ఉంటుంది కాబట్టి బయట శబ్దం చేసే ఈ రకమైన పోటీ ఆపై లోపల తీవ్రమైన చర్చ అనేది ఒక రకమైన భౌతిక అవరోధం కాబట్టి ఇది నివారించడానికి చాలా కష్టం కానీ మీరు ఇంకా అధిగమించగలరువాస్తవానికి తలుపులు మూసివేయడం ద్వారా మీరు అధిగమించవచ్చు మీరు అధిగమించగలరు ఉపాధ్యాయుడికి చాలా దగ్గరగా వెళ్లి కూర్చోవడానికి ప్రయత్నిస్తూ ఎక్కువ దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు లోపల ఉన్న చాట్లు అంటే తరగతి గది లోపల లేదా ఆడిటోరియం లోపల లేదా మీరు ఎవరితోనైనా చర్చిస్తున్న గది అని నా ఉద్దేశ్యం మీరు తరగతి గదిలో ఉన్నారని అనుకుందాం మీరు శ్రద్ధ చూపుతూ ఉండవచ్చు కానీ అప్పుడు ఇతరులు నిజంగా మీ దృష్టిని మళ్ళించే వారు నిజంగా చాట్ చేస్తున్నారు ఆపై ఎవరైనా మీకు చాలా దగ్గరగా కూర్చున్న వ్యక్తి మరొకరితో ఏదో పంచుకుంటున్నాడు కాబట్టి మీరు కాబట్టి గురువు మీకు చెప్పేదానికంటే బాగా వినవచ్చు కాబట్టి ఇది ఒక సమస్య మరియు మరొకటి మీ స్వంత మనస్సులో జరుగుతున్న అంతర్గత చాట్ మీరు ఊహించి ఉండవచ్చు మీరు ఎవరితోనైనా మీ పగటి కలలకు సమానమైన చర్చ చర్చను దృశ్యమానం చేయవచ్చు కాబట్టి మీరు పూర్తిగా మార్గానికి దూరంగా ఉన్నారు మరియు తరగతిలో ఏమి జరుగుతుందో మీరు అనుసరించడం లేదు ఎందుకంటే మీ మనస్సు తిరుగుతోంది మరియు మరొకరితో మాట్లాడాలని ఆలోచిస్తోంది కానీ మళ్ళీ గది లేదా ఆడిటోరియం లోపల వాస్తవ భౌతిక అడ్డంకులకు తిరిగి రావడం పేలవమైన ధ్వని వ్యవస్థ అంటే పేలవమైన ధ్వని వ్యవస్థ ఇది కూడా సమస్యను సృష్టించగలదు ఉదాహరణకు అసౌకర్య వాతావరణం మీరు కూర్చోడానికి ఎసి చాలా చల్లగా ఉంటుంది మరియు ఆ రోజు మీకు కొంచెం జ్వరం అనిపిస్తోంది లేదా గది చాలా వేడిగా ఉంది కాబట్టి మీకు చెమటలు పట్టడం మరియు అప్పుడు ఫ్యాన్ పనిచేయడం లేదు అక్కడ పవర్ కట్ ఉంది ఆపై మీకు బయటకు వెళ్లాలని అనిపిస్తుంది తరచుగా తిరిగి రావడం మీరు బయటకు వెళ్లి తిరిగి వచ్చే సమయాన్ని నిజంగా మీరు చాలా మిస్ అవుతారు కానీ అప్పుడు మీరు లేనప్పుడు డెలివరీ చేయబడిన వాటిని మీరు అనుసరించలేరు మీరు ఉన్న స్థానాన్ని బట్టి అసౌకర్య వాతావరణం కూడా ఏర్పడవచ్చు ఉదాహరణకు కుర్చీ మీద కుర్చీ మీరు కూర్చోవడానికి అసౌకర్యంగా ఉంటే లేదా కుర్చీ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది ఆపై చాలా సౌకర్యవంతంగా ఉంటుంది మిమ్మల్ని నిద్రపోయేలా చేస్తుంది కాబట్టి రెండు సందర్భాల్లోనూ ఇది అసౌకర్యంగా మారుతుంది క్రియాశీల శ్రోత కొన్నిసార్లు మీరు కూర్చున్న కుర్చీలో కొన్ని దోషాలు ఉండవచ్చు కాబట్టివారు మిమ్మల్ని కొరుకుతున్నారు కాబట్టి అది మీకు మరో అసౌకర్య పరిస్థితి సందేశం ఓవర్లోడ్ కాబట్టి స్పీకర్ మీకు చాలా సమాచారాన్ని చాలా త్వరగా ఆపై కొన్నిసార్లు మిమ్మల్ని ఈ స్పీకర్ వినమని కూడా అడుగుతాడు ఆపై మీరు మరో ఇద్దరు ముగ్గురు మాట్లాడేవారు ఇచ్చిన అనేక ఇతర ఇన్పుట్లు పొందుతున్నారు ఆపై మీరు మీకు ఏమి ఇవ్వబడుతుందనే దాని గురించి కొన్ని శీఘ్ర విశ్లేషణ చేయమని అడగబడతారు కాబట్టి మీకు చాలా విషయాలు వస్తాయి అదే సమయంలో సమస్యను కూడా సృష్టించవచ్చుకానీ నిజమైన సమస్యలు అవే ప్రజలకు సంబంధించిన అడ్డంకులు మళ్ళీ ప్రజలకు సంబంధించిన అడ్డంకులకు సంబంధించి శరీరాన్ని ప్రభావితం చేస్తున్న శారీరక మరియు మానసికమైన అడ్డంకుల గురించి మనం మాట్లాడవచ్చు శారీరకమైనవి కొంత సమస్యాత్మకంగా కనిపించినప్పటికీ కానీ ఒకరు అంత నిస్సహాయంగా ఉండరు మానసికమైన వాటిని నియంత్రించగలరు శారీరకమైన వాటి కంటే నియంత్రించడం చాలా కష్టం జ్వరం లేదా తలనొప్పి లేదా కడుపు ఉబ్బరం వంటి శారీరక పరిస్థితుల పరంగా ఆరోగ్య పరిస్థితులను చూడండి కాబట్టి కడుపు ఉబ్బరం ఉంది కాబట్టి మూడు గంటల పాటు మీరు మాట్లాడరు గది లోపల మిమ్మల్ని మీరు నిలబెట్టుకోగలుగుతారు మరియు మీరు తరచుగా రెస్ట్రూమ్ కి వెళ్ళాలి మరియు మళ్ళీ వస్తారు అధిక జ్వరం వల్ల మీ మనస్సు బలహీనంగా అనిపిస్తుంది మీరు పడుకోవాలని అనిపిస్తుంది మరియు నిద్రపోవడం మరియు విశ్రాంతి తీసుకోవడం తీవ్రమైన వేడి లేదా చల్లదనం మిమ్మల్ని మళ్ళీ ప్రభావితం చేస్తుంది మాట్లాడేవారు మాట్లాడటానికి అసంబద్ధమైన విధానాన్ని కలిగి ఉంటారు కాబట్టి అతను ఏదో చెబుతున్నాడు ఆపై అకస్మాత్తుగా అతను ఏదో ఒకదానికి దూకుతున్నాడు ఆపై ఎటువంటి క్రమం లేదు ఎటువంటి పొందిక లేదు కాబట్టి మీరు పవర్ పాయింట్ లేదా అక్కడ లేదని స్పీకర్ మీకు చెప్తున్న దాన్ని అనుసరించలేకపోతున్నారు స్పీకర్ మీకు ఏమి చెప్తున్నారో దానిని అనుసరించడానికి మీకు సహాయపడే హ్యాండ్అ వుట్లు లేవు లేదా కొంతమంది మాట్లాడే విధానం కూడా మీకు సరిపోని యాసలో మాట్లాడవచ్చు కొందరు కొన్నిసార్లు స్పీకర్ మాట్లాడే విలక్షణమైన అమెరికన్ ఇంగ్లీషును ఇష్టపడతారు మరియు మీరు అలా ఆ రకమైన యాస వినేవారు కాదు కాబట్టి ఇది ఆంగ్లం అయినప్పటికీ మీరు మరొకరిని అనుసరించడం చాలా కష్టం అని అనుకుంటారు అడ్డంకులు మానసిక పరిస్థితులకు సంబంధించినవి మానసిక పరిస్థితులు ఎక్కువగా మీ మనోభావాలు మరియు భావోద్వేగాలపై ఆధారపడి ఉంటాయి మరియు మీరు ఎలా ఆలోచిస్తున్నారో మీ మనస్సు ఎలా భావిస్తుందో అది మీ వైఖరిని నిర్ణయిస్తుంది కాబట్టి మీరు ఎవరినైనా వినబోయే విధానాన్ని మీరు ఇవ్వగల శ్రద్ధను నియంత్రించబోయే విషయాలు ఇవి ఉదాహరణకు మీరు ఒకరిని ద్వేషిస్తే స్పీకర్ పట్ల వ్యతిరేకత కాబట్టి మీరు అంతగా దృష్టి పెట్టరు కాబట్టి మీరు కూడా ఒకరిని మళ్లీ ప్రేమిస్తే మీరు దేనిపై శ్రద్ధ వహించరు మీరు చెప్పేదానికి శ్రద్ధ చూపరు మీరు ప్రతిదీ 100 శాతం కరెక్ట్గా తీసుకుంటారు మీరు దేనినీ రూపొందించరు దాని పై విశ్లేషణ లేదా విమర్శనాత్మక అభిప్రాయం ముందుగా ఊహించిన భావనలు మళ్లీ సమస్యలను కలిగిస్తున్నాయి మీకు స్థిరమైన మనస్సు ఉంటే వృద్ధి మనస్సు సెట్ అని అనుకుందాం కాబట్టి మీరు ఆలోచించే మొండితనంతో బాధపడతారుఆపై మీరు నిజంగా కొత్త ఆలోచనలను స్వీకరించడానికి మీ మనసును తెరవడానికి ఇష్టపడరు దీనికి దగ్గరగా మనం కాగ్నిటివ్ డిసాసోనెన్స్ అని పిలుస్తాము కాగ్నిటివ్ డిసాసోనెన్స్ అనేది కాగ్నిటివ్ అస్సోనన్స్ కి వ్యతిరేకం లాంటిది కాబట్టి కాగ్నిటివ్ అస్సోనన్స్ దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఆలోచనల మధ్య ఒక రకమైన సామరస్యాన్ని సూచిస్తోంది కాగ్నిటివ్ డిసాసోనెన్స్దీనిలో ఆలోచనలు ఒకరి స్వంత అభిప్రాయాలను వ్యతిరేకిస్తుంది కాబట్టి మీరు నా స్వంత నమ్మకానికి వ్యతిరేకంగా ఏదైనా చెబితే నా స్వంత నమ్మకం నా స్వంత ఆలోచన ముఖ్యంగా నా మెదడు మీ అభిప్రాయాలను అంగీకరిస్తూ విభేదించడానికి ప్రయత్నిస్తుందిఅది పోరాడటానికి ప్రయత్నిస్తుంది అది ప్రతిఘటించడానికి ప్రయత్నిస్తుందిఅది మిమ్మల్ని అవమానించడానికి కూడా ప్రయత్నిస్తుంది అప్పుడు అది అన్నీ చేస్తుంది కాబట్టిఆ మనస్సు సౌకర్యవంతంగా అనిపిస్తుంది అది పూర్తిగా భిన్నంగా అంగీకరించదు వీక్షణలను అంగీకరించదు కాబట్టి అది కాగ్నిటివ్ డిస్సోనెన్స్ కాబట్టి అది ఉన్నతవర్గ మేధావులలో కూడా జరుగుతుంది ఈ వాస్తవం కారణంగా వారు పోరాడుతూనే ఉంటారు కానీ అది వ్యక్తిగత ఒత్తిడి ఆందోళన అసహనం ఓర్పు లేని తనం కావచ్చు వీటిలో కొన్నింటిని త్వరగా చూద్దాం మరియు తరువాత వివరంగా చురుగ్గా వినడానికి ఒక ముఖ్యమైన అవరోధం సరిపోని భాషా ఆధారం అంటే స్పీకర్ ఒక రకమైన పదజాలాన్ని ముఖ్యంగా సాంకేతిక పదజాలాన్ని ఉపయోగిస్తున్నారు దీనిని ప్రేక్షకులు ఉపయోగించలేరు ప్రేక్షకులు అర్థం చేసుకోలేని లేదా ప్రేక్షకులలో కొంత భాగాన్ని ఉపయోగిస్తున్నారు అంటే మీరు కావచ్చు కాబట్టి మీరు చురుకైన శ్రోతగా మారాలనుకుంటున్నారుమీరు ఈ వ్యక్తి చెప్పేదాన్ని అనుసరించలేరు ఎందుకంటే ఈ వ్యక్తి చాలా సాంకేతిక పదజాలాన్ని ఉపయోగిస్తున్నందున ఇప్పుడు దీనిని భయంతో కలపవచ్చు లేదా వివరణలు అడగడానికి సిగ్గుపడటం మీరు లేచి మర్యాదగా ఉంటే అది అస్సలు సమస్య కాదు అడగడం ద్వారా అంతరాయం కలిగించండి మీరు ఈ పదం అర్థం ఏమిటో నాకు అర్థం అవుతుందా లేదా మీరు నాకు చెప్పగలరా కొంతమంది మిమ్మల్ని ఎగతాళి చేస్తారనే భయం లేకుండా దీని అర్థం ఏమిటి మీరు వివరణ కోరగలిగితే మిమ్మల్ని చూసి నవ్వండి అది ఒక ఆలోచన నుండి మరొక ఆలోచనకు మారడానికి మీకు సహాయపడుతుంది మరొకటి మరియు ఆ వ్యక్తిని అనుసరించండి కానీ సరిపోని భాషా ఆధారాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉంది మీ స్వంత భాషా నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం అంటే పాక్షికంగా వినడం అనేది దాదాపుగా వినకపోవడం వినే వ్యక్తులు తరచుగా కారణం పూర్తిగా వినరు ఎందుకంటే వారు దృష్టి మళ్లిస్తారు ఫోన్లో మాట్లాడేటప్పుడు లేదా ఏదైనా చదువుతున్నప్పుడు కంప్యూటర్లోని వస్తువులు సంభాషణ సమయంలో మాట్లాడటం లేదా ఏదైనా తినడం లేదా మాటల్లో మాట్లాడకపోవడం కూడా ఎవరితోనైనా కమ్యూనికేషన్ ఎవరో ఆహారాన్ని అందిస్తున్నారు కాబట్టి మీరు వెళ్ళండి అని చెప్తున్నారు మీరు దీన్ని ఉంచుకుంటే మీరు దీన్ని తీసివేస్తారు కాబట్టి మీరు సంజ్ఞ చేస్తున్నారు కానీ అదే సమయంలో మీరు ఫోన్లో ఎవరితోనైనా మాట్లాడండి కాబట్టి ఇది పాక్షికంగా వినడానికి సమానం మరియు ఎవరో ఇస్తున్నారు ఫోన్ నంబర్ లేదా చిరునామా గురించి చాలా ముఖ్యమైన వాస్తవం మరియు అప్పుడు మీరు పూర్తిగా దీన్ని మర్చిపోండి నేను రాబోయే కాలంలో దీని గురించి వివరంగా చెబుతాను ముఖ్యంగా టెలిఫోన్ నైపుణ్యాలు మరియు మొబైల్ నైపుణ్యాల గురించి ఉపన్యాసం ఇవ్వండి కానీ ప్రస్తుతం మీరు అది పాక్షికంగా వినడానికి సమానమని అర్థం చేసుకోండి తదుపరి అవరోధం నిస్వార్థత కావచ్చు అది ఈ అంశంపై మీ స్వంత ఆసక్తి లేకపోవడం మీకు ఈ అంశంపై ఆసక్తి ఉంటే ముఖ్యంగా తరగతి గదులు లేదా ఉపన్యాసాలు లేదా సెమినార్లలో మీరు స్వయంచాలకంగా చెల్లిస్తారు దానిపై శ్రద్ధ వహించండి కానీ మీకు విషయం పట్ల ఆసక్తి లేకపోతే మీ మనస్సు చెబుతూనే ఉంటుంది ఓహ్ ఇది బోరింగ్ అని ఇది నాకు ఆసక్తికరంగా లేదు కాబట్టి నన్ను వదిలివేయండి స్థలం కాబట్టిస్వయంచాలకంగా మీ మనస్సు ఒక రకమైన అసమానతను సృష్టించడం ప్రారంభిస్తుంది ఆపై మీరు మరియు స్పీకర్ మధ్య మరియు మీరు వదిలివేయడం గురించి ఆలోచించడానికి ప్రయత్నిస్తారు విద్యార్థులు ముఖ్యంగా మీరు వారిని క్రికెట్ మ్యాచ్ చూడేలా చేస్తే ఆపై మీరు కూడా మీరు విద్యావేత్త నుండి ప్రశ్నలు అడిగే విద్యా వీడియోను వారికి చూపించండి వీడియో చాలా మంది చాలా చిన్న చిన్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేరు కానీ అదే సమయంలో మీరు అడిగినప్పుడు 10 రోజులు లేదా 20 రోజుల తర్వాత కూడా వారు క్రికెట్ స్కోరును గుర్తుంచుకోగలుగుతారు వాటిని వారికి ఇష్టమైన పాటల విషయంలో కూడా ఇదే జరుగుతుంది మీరు వారి గురించి ప్రశ్నలు అడుగుతారు తమ అభిమాన నటుడు నటి సినిమా గురించి వారు విన్న ఇష్టమైన పాటలు దర్శకుడు కాబట్టి ఇవి చాలా ఆసక్తికరమైన విషయాలు కాబట్టి వారు ఉద్రేకంతో వినండిఆపై వారు ఒక చిన్న విషయం కూడా గుర్తుంచుకుంటారు అయితే విద్యా వీడియోల విషయంలో తప్ప ఇది వారికి ఆసక్తి కలిగిస్తుంది వారు శ్రద్ధ చూపరు కాబట్టి ఇది మీరు చేయవలసిన మరో విషయం మీరు ఈ అడ్డంకిని తొలగించాలనుకుంటే అంశంపై ఆసక్తిని సృష్టించాలని గుర్తుంచుకోండి మనలో చాలా మందికి ఉన్న మరియు చురుకైన శ్రవణానికి అవరోధంగా పనిచేసే ఇతర సాధారణ విషయం ప్రసంగానికి ముందే స్పీకర్ గురించి మన సాధారణ ముందస్తు తీర్పు ఇప్పుడు చాలా వరకు కొన్నిసార్లు మనం తెలియకుండానే స్పీకర్ ప్రసంగాన్ని చూడటం ద్వారా ప్రసంగం గురించి నిర్ధారణకు వస్తాము దుస్తుల ప్రదర్శన భంగిమ మొదలైనవి దాదాపు గడ్డం ఉన్న బిచ్చగాడు లాగా కనిపించే వ్యక్తి ఆపై చాలా దెబ్బతిన్న చొక్కా ఆపై ప్రజలు అతన్ని లోపలికి ప్రవేశించడానికి కూడా అనుమతించలేదు ఆడిటోరియం అత్యంత ప్రసిద్ధ మరియు ప్రఖ్యాత వక్తగా పేరు ప్రకటించినప్పుడు మరియు చాలా ఆసన్నమైన బహుమతి విజేత కూడా అతను నెమ్మదిగా వేదికపైకి నడిచి ఆపై అతను డెలివరీ చేయడం ప్రారంభించినప్పుడు అక్కడ కరతాళ ధ్వనులు వినిపించాయి ఇప్పుడు ఆయన గొప్ప వక్త కానీ అప్పుడు కనిపించినప్పుడు చాలా మంది అది కావచ్చు అని నిర్ధారించారు అతను నిజంగా అంత మంచివాడు కాదు కొంతమంది స్త్రీల మాదిరిగానే ప్రజలు కూడా స్పీకర్ను జెండర్ ద్వారా ముందుగానే తీర్పు ఇస్తారు మాట్లాడేవారు అస్సలు మరియు దీనికి విరుద్ధంగా కొంతమంది అబ్బాయిలు మగ ఉపాధ్యాయులను ఇష్టపడరు వారు మహిళలను మాత్రమే ఇష్టపడతారు ఉపాధ్యాయులు లేదా దీనికి విరుద్ధంగా కలర్ కి ప్రాధాన్యతలు కొంతమంది తెలుపు రంగులో ఉన్న వ్యక్తులను మాత్రమే ఇష్టపడతారు కొందరికి గోధుమ రంగు కొందరికి నలుపు రంగు కొందరికి పసుపు రంగు కాబట్టి ఎందుకంటే ప్రాధాన్యతలలో మళ్ళీ వారు స్పీకర్ను ముందుగానే తీర్పు ఇస్తారుఈ రంగుతో ఈ వ్యక్తి బాగా మాట్లాడలేడు అనే అభిప్రాయం వారికి ఉంటుంది హోదా మరియు సాధారణీకరణలు విమర్శనాత్మక ఆలోచనా స్థితిని కూడా ప్రభావితం చేస్తాయి ఉదాహరణకు ఎవరైనా ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నారు కాబట్టి అతను లేదా ఆమె చాలా మంచి స్పీకర్ అని మీరు వెంటనే అనుకుంటారు కాబట్టి మీరు వెంటనే ఆ వ్యక్తి నిజంగా అంత మంచివాడు కాకపోవచ్చు అనే నిర్ధారణకు వస్తారు మరియు మరొక విషయం కూడా సాధ్యమే ఎందుకంటే ఎవరైనా కొన్ని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను గెలుచుకోలేదు గురువు నిజంగా మంచివాడు కాకపోవచ్చని మీరు అనుకోవచ్చు కాబట్టి అది కూడా సరైనది కాకపోవచ్చు కాబట్టి స్పీకర్ను ముందుగా అంచనా వేయడం మరియు ప్రసంగం గురించి మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే స్పీకర్ పట్ల ప్రతికూలతను పెంపొందించడం మీరు ఎవరినైనా ఇష్టపడితే స్పీకర్ పట్ల మంచి అనుభూతిని కలిగించే సానుకూలత మరియు స్పీకర్ గురించి చెడుగా భావించడంఎందుకంటే మీరు వక్తను ద్వేషించడం రెండూ మనల్ని ప్రభావితం చేసే చాలా చెడ్డ భావోద్వేగ అడ్డంకులు చురుకుగా వినడానికి భయంకరమైన అడ్డంకులు కానీ సానుకూలమైన వాటి పరంగా కనీసం మీరు ఇంకా శ్రద్ధ చూపుతారు మీరు ఇప్పటికీ స్పీకర్ను ఇష్టపడతారు మీ విమర్శనాత్మక ఆలోచన మాత్రమే కనిష్టీకరించబడాలికానీ స్పీకర్ పట్ల వ్యతిరేక ప్రతికూలతను చూపించే విషయంలో మీరు పూర్తిగా నష్టపోవాలి కాబట్టి తరగతి గది పరిస్థితులలో గురువును ద్వేషించండమ్మళ్ళీ చాలా ముఖ్యమైనది కాబట్టిమీరు ఉపాధ్యాయుడిని ద్వేషించే అంశంపై శ్రద్ధ చూపరు ఏ కారణం చేతనైనా అది కేవలం మీ పక్షపాతం లేదా అపోహ కూడా గురువు గురించి కావచ్చుకానీ ఆ ప్రతికూలతను అభివృద్ధి చేయడం గురించి కాబట్టి అది మిమ్మల్ని మాట్లాడేవారి సామర్థ్యాలు పై తక్కువ అంచనా వేస్తుంది మరియు అప్పుడు మీరు ఎల్లప్పుడూ సమస్యాత్మక ప్రశ్నలు అడగడం ద్వారా శత్రుత్వాన్ని చూపుతారు లేదా తప్పుగా ఇవ్వడం ద్వారా అసంబద్ధమైన ప్రశ్నలకు సమాధానం ఇచ్చి ఆపై స్పీకర్ మీకు ఏదైనా సరైనది చెప్పినప్పుడు కూడా మీరు విభేదించడానికి ప్రయత్నిస్తారు మీరు ఆమోదించని స్పీకర్ వ్యూ పాయింట్లతో మీరు అంతులేకుండా మరియు మొత్తంగా చర్చిస్తారు మీరు ప్రయత్నించినప్పుడు మీకు సరిగ్గా చెప్పబడిన వాటిని వక్రీకరించిన సందేశాన్ని నిర్మించడంలో మీరు ముగిస్తారు దానిని తప్పుగా ఫిల్టర్ చేసి ఆపై మీ మనస్సులో చాలా వక్రీకరించిన సందేశాన్ని ఉంచుకుంటారు కాబట్టి కమ్యూనికేషన్లో ఉన్నవారి గురించి మీరు ప్రతికూలంగా భావిస్తే ఈ ప్రతికూలత చెత్త విషయం అని నేను చెబుతాను కాబట్టి మీరు కమ్యూనికేషన్ పరిస్థితిని కూడా నివారించాలి ఎందుకంటే మీరు దాని నుండి ఎటువంటి ప్రయోజనాన్ని పొందలేరని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను కాబట్టి మీ మనసు మార్చుకోండి మీ మనసు మార్చుకోండి మీరు ఆలోచించలేకపోతే ఆ వ్యక్తి గురించి ఏదైనా మంచి ఆలోచించండి వ్యక్తి గురించి ఏదైనా మంచి విషయంకనీసం అంశంపై దృష్టి పెట్టండికేవలం అంశంపై దృష్టి పెట్టండి ఆ వ్యక్తిపై దృష్టి పెట్టకండి ఆ వ్యక్తి ఏ మంచి విషయాలు చెప్పబోతున్నాడో చూడటానికి ప్రయత్నించండి మరియు అప్పుడు మీరు ఆ వ్యక్తిని కూడా ఇష్టపడతారు కానీ చివరికి మీరు వ్యక్తి వైపు ద్వేషంతో ప్రారంభిస్తే కాబట్టి అప్పుడు మీరు వాస్తవానికి ఈ అంశంపై ఆసక్తిని కూడా పెంచుకోరు మరియు అది వాస్తవానికి మిమ్మల్ని మాత్రమే ప్రభావితం చేస్తుంది ఇప్పుడు తరువాతి పాయింట్ మళ్ళీ ఒకరి స్వంత బలహీనత నుండి వస్తున్న మానసిక బలహీనత ఇది పూర్తిగా విశ్వాసం లేకపోవడం కాబట్టిముఖ్యంగా కొంతమంది విద్యార్థులు లేదా కొందరు పెద్దలు కూడా ఓటమి వైఖరితో బాధపడతారు కాబట్టివ్రాసే వారిలో ఎక్కువ మంది సాఫ్ట్ స్కిల్స్ మరియు పర్సనాలిటీ డెవలప్మెంట్ పై ఈ కోర్సు చేయడం గురించి నాతో మాట్లాడండి లేదా కమ్యూనికేషన్ నైపుణ్యాలపై కోర్సు గురించి కూడా వారు వచ్చి నాకు చెప్తారు హిందీ మాధ్యమం నేను గుజరాతీ మాధ్యమం నుండి వచ్చాను నేను మరాఠీ మాధ్యమం నుండి వచ్చాను నేను తెలుగు నుండి వచ్చాను వారు ఇంగ్లీష్ చదవని అన్ని రకాల మాధ్యమాలను మీడియం చేస్తారువారు ఎలా చేయగలరు అని చెబుతారు నేను ఈ కోర్సు చేస్తున్నాను మీరు చాలా సరళమైన ఆంగ్లాన్ని అర్థం చేసుకోగలిగితే మీరు అర్థం చేసుకుంటారని నేను వారికి చెప్తాను దీనిని అనుసరించగలుగుతారుఅయినప్పటికీ కొంతమంది ఒక రకమైన ఓటమి వైఖరిని పెంపొందించుకుంటారు ఆ వ్యక్తి హిందీ మీడియంకు చెందినవాడు కాదని కానీ అతను నాకంటే తెలివిగలవాడు అని ఆలోచిస్తూ ఆమె తెలుగు మాధ్యమంకానీ ఆమె నాకంటే బాగా గ్రహించగలదు కానీ నేను బలహీనమైన వ్యక్తినినేను పేదవాడిని అని కాబట్టి ఆ వ్యక్తి స్వీయ సామర్థ్యాలను బలహీనపరుస్తాడు సబ్జెక్టును పూర్తిగా అర్థం చేసుకోవడానికి మరియు అది మళ్ళీ విద్యార్థులకు అవరోధంగా పనిచేస్తుంది ప్రత్యేకించి ఈ వ్యత్యాసాన్ని కలిగి ఉన్నవారు సాధారణంగా ఏ ప్రశ్నలను అడగరు వారు తమ మనస్సును లోపలకి తెరిచేందుకు ఇష్టపడరు మరియు మీరు కూడా ఈ వ్యత్యాసంతో బాధపడుతున్న కాన్ఫరెన్స్లో పాల్గొనేవారు అతి ఉత్సాహం మరియు అసహనం విషయంలో కొన్ని అడ్డంకులు ఉండవచ్చు ఉత్సాహం అనేది మాట్లాడే వ్యక్తి లేదా వ్యక్తి పట్ల ఎక్కువ ఆసక్తి ఉన్న వ్యక్తికి వస్తుంది మీరు అతి ఉత్సాహంగా ఉన్నప్పుడు మీరు ఏమి చేస్తారో అది అసహనంగా ఉంది మీరు అసహనానికి గురవుతారు మరియు మీరు ఖాళీ స్థలాలను పూరిస్తున్నట్లుగా స్పీకర్ ఆలోచనలలో అంతరాలను అందించడానికి ప్రయత్నిస్తారు మీరు దూకిన వెంటనే స్పీకర్ ఏదో ఆలోచిస్తున్నాడు మరియు కొంతమంది స్పీకర్లు నెమ్మదిగా ఉన్నారని నిర్ధారించారు సమీక్షల నుండి బయటకు రావడానికి కానీ మీరు వాటిని పూర్తి చేయనివ్వరు మీరు దూకుతారు ఆపై మీరు పూర్తి చేస్తారు కాబట్టి మీ అసహనం స్థాయి కూడా అంతే ప్రజలు చాలా అసహనంగా ఉంటారు అప్పుడు వారు ప్రయత్నించిన ప్రసంగం ముగిసే వరకు వేచి ఉండరు ప్రసంగాన్ని ముగించడం లేదా వారు తమ ప్రశ్నలను ముందుకు తీసుకెళ్లడం మరియు వారు త్వరగా జోక్యం చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇది కొన్నిసార్లు స్పీకర్ యొక్క ప్రవాహాన్ని తగ్గించవచ్చు ఇది స్పీకర్ ను భయపెట్టవచ్చు కూడా మరియు స్పీకర్ పూర్తిగా అసౌకర్యంగా భావిస్తాడు ఇది నైతికతకు విరుద్ధం చురుకైన శ్రోతగా మారడం అంటే మీకు గుర్తుంటే మీరు మౌనంగా ఉండిపోయినప్పటికీ నేను చాలా ప్రశాంతంగా మరియు ఓదార్పునిచ్చే మౌనంగా ఉండమని చెప్పాను అని మీకు గుర్తుంటే తద్వారాఅవతలి వ్యక్తి సుఖంగా ఉండాలి కాబట్టి మొత్తం ప్రక్రియలో మీరు అతి ఉత్సాహంగా మరియు అసహనంతో మీరు కమ్యూనికేషన్ ప్రక్రియను మూసివేయడానికి ఆత్రుతగా ఉన్నారు అవతలి వ్యక్తి మాట్లాడాలని మీరు కోరుకోవడం లేదా చర్చ కొనసాగాలని మీరు కోరుకోవడం లేదా కాబట్టి మీరు ఆగండి కాబట్టి చురుకైన వినడంలో ముగింపు లో ఇది మరొక ప్రధాన అవరోధం నేను చెప్పాలనుకుంటున్నాను మనకు ఉన్న లోతైన పాతుకుపోయిన నమ్మకాలు సంస్కృతి నుండి మన స్వంత పఠనాల నుండి మనం విన్న కథల నుండి మనకు ఇవ్వబడింది కానీ అప్పుడు బాల్యం నుండి మనము కొన్ని నమ్మకాలను అభివృద్ధి చేసుకున్నాము కొన్నిసార్లు మూసిన మనస్సులు లోతైన పాతుకుపోయిన నమ్మకాలు మరియు నమ్మకాల కారణంగా ఏర్పడిన స్టీరియోటైప్స్ మన మనసు లో ఉన్నాయి ఇప్పుడు ఇది ఒక మతం నుండి వచ్చిన వ్యక్తిని సూపర్ఫీషియల్ గా వినడానికి దారితీస్తుంది వీటికి నాకు భిన్నమైన నమ్మకాలు ఉన్నాయి లేదా నేను సభ్యత్వాన్ని తీసుకోలేదు కాబట్టి నేను ఇష్టపడతాను ఆ వ్యక్తి మాటను చాలా సూపర్ఫీషియల్ పద్ధతిలో వింటాడు ఇప్పుడు ఇది తరచుగా మాట్లాడేవారి వైఖరి వారి మద్య అసమ్మతిని కలిగించవచ్చు మరియు దృక్పథంతో మతం తప్పనిసరి కాదు అది ఏదైనా సిద్ధాంతాల మధ్య ఒక భావజాలం సమానంగా ఉండవచ్చు ఉండవచ్చు మరియు మరొక భావజాలం సంస్కృతి పరంగా ఒకరి స్వంత నమ్మకాలు అవతలి వ్యక్తి యొక్క నమ్మకాలను ధరించే విధంగా చేయడం కాబట్టి ఈ విషయాలన్నీ ఘర్షణకు రావచ్చు ఇది సానుకూల పక్షపాతం మరియు ప్రభావాన్ని తీర్పు చెప్పే సామర్థ్యం కూడా కలిగిస్తుంది కాబట్టి దీని ద్వారా మీ స్వంత లోతైన పాతుకుపోయిన నమ్మకాలు ఏమి చేయగలవు మీరు ఒక వ్యక్తికి పూర్తిగా అంధులై ఆపై మీరు భావించే అనుకూలమైన పక్షపాతాన్ని ఏర్పరుస్తారు వ్యక్తి గురించి మంచిది మరియు ఆ వ్యక్తి కొంత తప్పు చేసినప్పటికీ అది మిమ్మల్ని తీర్పు చెప్పే సామర్థ్యం పై సామర్థ్యం ప్రభావితం చేస్తుంది కాబట్టి ఇది చురుగ్గా వినడానికి అవరోధంగా పని చేస్తుంది మరియు మీరు దానిని గుర్తుంచుకోవాలి కాబట్టి ముగించే ముందు మీరు సానుకూల పక్షపాతాన్ని ఎలా నివారించాలి మరియు ప్రభావితం చేయాలనే దాని గురించి నేను ఒక ఉదాహరణ ఇస్తాను ఈ సందేశాన్ని వినండి మరియు మీరు మూల్యాంకనం చేయండి ఇప్పుడు సందేశం ఇవ్వబడిన విధానం కాబట్టి మీరు చూడండి మీరు దీన్ని ఎలా మూల్యాంకనం చేయగలరు నేను దీన్ని చదవబోతున్నాను కాబట్టి మీరు దానిని మీ మనస్సులో పని చేయనివ్వండి ఆపై మీరు ఎవరు అనే దాని గురించి ఒక ఆలోచనను అభివృద్ధి చేసుకోండి దీని వెనుక ఉన్న ఈ వ్యక్తి మా నాయకుడు మా నాయకుడికి అసంతృప్తికరమైన బాల్యం తక్కువ అధికారిక విద్య ఉండేది స్వీయ విద్య ద్వారా కళాకారుడిగా మారాలనే తన ఆశయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు జాతీయ ఉత్తమ అమ్మకపు అడ్డంకులుగా మారిన ఒక పుస్తక రచయిత ఎప్పుడు అని అతన్ని నిరుత్సాహపరచవద్దు ఇతరులు ఇది అసాధ్యం అని చెబుతారు అతను ప్రతి అడ్డంకిని అడ్డుకుంటాడు అది వచ్చినప్పుడు అతను చురుకైన అడ్డంకిని నిర్మించాడు ఎంపిక చేసిన యువకుల యువత ఉద్యమం అతను తన డైనమిక్ ప్రసంగాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడుఅతని సన్నిహితులు అతని గురించి చెబుతారు అతను తన సంకల్పం యొక్క అభిరుచితో అతను నమ్మశక్యం కాని ప్రభుత్వాన్ని సృష్టించడానికి అతను ఇప్పుడు నమ్ముతున్న కాని ప్రభుత్వాన్ని సృష్టించడానికి అతను ఇప్పుడు నమ్ముతున్న ఈ నాయకుడు ఎవరు మరియు ఇంత బహుమతి పొందుతున్నాడు ఆ వ్యక్తి మరెవరో కాదు అడాల్ఫ్ హిట్లర్ అని చాలా ఇష్టంగా చెప్పాడు కాబట్టిచాలా ప్రశంసలతో వ్రాయబడినది పద్ధతి అడాల్ఫ్ హిట్లర్ యొక్క చాలా ప్రసిద్ధ అనుచరుడు కానీ అది చెప్పడానికి ఒక ఉదాహరణ మాత్రమే ఏదో వివరించబడుతున్న విధానం కూడా ఒకదాన్ని రూపొందించడానికి వీలు కల్పిస్తుంది మీలో సానుకూల పక్షపాతం ఉంది కాబట్టి మీరు దాని గురించి జాగ్రత్తగా ఉండాలి తద్వారా వినడానికి అవరోధం ఏర్పడుతుంది మొత్తంగా ఏర్పడలేదు నేను వ్యవహరించిన కమ్యూనికేషన్ యొక్క ఈ భాగాన్ని మనము ముగిస్తున్నాము వినడం యొక్క ప్రాముఖ్యత మరియు తరువాత చురుకుగా వినడం మరియు తరువాత వినడానికి అడ్డంకులు తదుపరి దానిలో నేను టెలిఫోన్ నైపుణ్యాలకు సంబంధించిన అంశాలను మరియు మాట్లాడటానికి దగ్గరగా ఉండే మొబైల్ నైపుణ్యాలను కొనసాగించబోతున్నాను కాబట్టి నేను మీకు వీడ్కోలు చెప్పే ముందు ఇతరులు ఇష్టపడే విధంగా మీరు ఈ కోట్ గురించి ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను మీ మాట వినడానికి ఇతరులు మీ మాట వినడానికి ఇష్టపడే విధంగా మాట్లాడండి ఇతరులు మీతో మాట్లాడటానికి ఇష్టపడే విధంగా వినండి ఇతరులు మీతో మాట్లాడటానికి ఇష్టపడే విధంగా వినండి